ఇప్పుడు ఒక సమస్య ఏమిటంటే లాగ్స్ చాలా పెద్దవిగా మారతాయి ఎందుకంటే ట్రాన్సాక్షన్స్ అన్ని లాగ్స్ లలో వ్రాయబడతాయి అకస్మాత్తుగా ఒక ట్రాన్సాక్షన్ ముగిసింది అనుకుందాము ఇప్పుడు చాలా ఓల్డ్ ట్రాన్సాక్షన్ కోసం అన్ని లాగ్లలో వెతకడం సమంజసం కాదు కానీ ఖచ్చితత్వాన్ని కాపాడటానికి లాగ్ ఒక నిర్దిష్ట ట్రాన్సాక్షన్ కోసం వ్రాయబడితే ట్రాన్సాక్షన్ లోని అన్ని వ్రాతలు డేటాబేస్ కు వెళతాయి డేటాబేస్ వాస్తవానికి దీని ప్రభావాన్ని చూసింది కాబట్టి అది ఎందుకు ఇప్పుడు నా పాయింట్ని హైలైట్ చేయడానికి కిందివి చేయబడుతున్నాయి కాబట్టి ఈ డేటా ఐటెమ్ల వాస్తవ విలువలను కలిగి ఉన్న డేటాబేస్ ఉంది మరియు తరువాత డేటాబేస్ యొక్క తాత్కాలిక కాపీ ఉంది ఇందులో అన్ని వ్రాతలు తాత్కాలికంగా మార్చబడతాయి కాబట్టి దానిని తాత్కాలిక కాపీ అంటారు మరియు లాగ్లో ఎంట్రీ ఉంది అది తాత్కాలిక డేటాబేస్ లో మార్చబడిందని మాత్రమే చెబుతుంది ఇది వాస్తవానికి డేటాబేస్కు ప్రొపగేటడ్ చేయబడిందని దీని అర్థం కాదు మరియు ఇది స్థిరమైన నిల్వ కాబట్టి ఇది ఎప్పటికీ కోల్పోదు కాబట్టి ప్రశ్న ఏమిటంటే చాలా లాగ్ ఎంట్రీలు ఉంటే తాత్కాలిక విషయాలలో కూడా చాలా మార్పులు ఉంటాయి కానీ డేటాబేస్కు ఏ తాత్కాలిక విషయాలు వెళ్ళాయో ఖచ్చితంగా తెలియదు ఆలోచన ఏమిటంటే లాగ్లు చాలా పెద్దవిగా ఉన్నప్పుడు లాగ్లలో వెతకడం మరియు ఏ ట్రాన్సాక్షన్స్ ప్రారంభయ్యి కమిట్ కాలేదో కనుగొనడం ఆ విషయాలన్నీ చాలా సమయం తీసుకుంటాయి ఇప్పుడు వాటన్నింటినీ నిరోధించడానికి చెక్ పాయింట్ అని పిలువబడే ఒక ఆలోచన ఉపయోగించబడుతుంది మీలో చాలామంది చెక్పాయింటింగ్ ఆలోచనను విన్నారని నేను ఖచ్చితంగా అనుకుంటున్నాను లాగ్పై చెక్పాయింట్ని తీసుకున్నప్పుడు ఆ చెక్పాయింట్ వరకు ప్రతిదీ సరిగ్గా ఉందని నిర్ధారించుకోవడానికి చెక్ పాయింటింగ్ ప్రయత్నిస్తోంది ఇప్పుడు చాలా పెద్ద లాగ్ రికార్డ్ ఉంది మరియు చెక్పాయింట్ తీసుకోబడింది ఇప్పుడు దీని అర్థం లాగ్లో ఉన్న ప్రతిదీ స్థిరమైన స్టోరేజీకి పెట్టబడుతోంది కాబట్టి ఆ పాయింట్ వరకు లాగ్ స్థిరమైన నిల్వకి ఉంచబడుతుంది మరీ ముఖ్యంగా చెక్ పాయింట్ వరకు పెండింగ్లో ఉన్న అన్ని వ్రాతలు కూడా డేటాబేస్లోకి వెళ్లిపోతాయి లాగ్ లో చెక్ పాయింట్ అనబడే ఎంట్రీ ఉందని నేను చెబితే దాని అర్థం చెక్పాయింట్కు ముందు కొన్ని ట్రాన్సాక్షన్స్ కోసం వ్రాత ఎంట్రీ ఉంటే ఈ ప్రభావం నిజానికి డేటాబేస్ పై జరుగుతుంది ఇది నిర్ధారించబడింది ఇది ఎలా నిర్ధారించబడుతోంది ఇది నిజానికి డేటాబేస్పై ఫోర్స్ చేయబడుతుంది కాబట్టి చెక్పాయింట్ చేయబడటానికి ముందు అది నిజానికి డేటాబేస్ లాగ్ మొదలైన వాటిపై ఫోర్స్ చేయబడుతుంది లాగ్ రికార్డ్ కూడా స్థిరమైన స్టోరేజ్లో నిర్వహించబడుతుంది లాగ్ కూడా స్థిరమైన స్టోరేజ్ పై వ్రాయబడింది మరియు లాగ్లోని అన్ని వ్రాత రికార్డ్స్ డేటాబేస్కు వెళ్లాయి చెక్ పాయింట్ ఎంట్రీ చేయడానికి ముందు ఇది నిర్ధారించబడింది ఇప్పుడు ఇక్కడ విషయం ఏమిటంటే చెక్పాయింట్ ఎంట్రీ ఎందుకు సహాయపడు తుందంటే ఇప్పుడు సిస్టమ్ క్రాష్ అయితే లాగ్ చేయాల్సిందల్లా చివరి చెక్పాయింట్ని కనుగొనడమే అంతకు ముందు ప్రతిదీ సరిగ్గా ఉందని ఖచ్చితంగా చెప్పవచ్చు కాబట్టి చెక్ పాయింట్ తర్వాత విషయాల గురించి మాత్రమే ఆలోచించాల్సిన అవసరం ఉంది కాబట్టి లాగ్ చాలా పెద్దది అయినప్పటికీ చెక్ పాయింట్ ఉన్న పెద్ద భాగం వరకు ప్రతిదీ సరైనది కాబట్టి దాని గురించి ఆలోచించాల్సిన అవసరం లేదు ఇంకా కొంచెం ముందుకు తీసుకెళ్లడానికి ట్రాన్సాక్షన్ కమిట్ T0 ఉంది అనుకుందాం దాని తర్వాత చెక్పాయింట్ వ్రాయబడుతుంది చెక్ పాయింట్ ఉంది అంటే అర్థం చెక్ పాయింట్ ముందు వరకు ఉన్న అన్ని వ్రాత ఆపరేషన్లు సరిగ్గా ఉన్నాయి అంటే T0 యొక్క అన్నిఆపరేషన్లు సరిగ్గా వ్రాయబడ్డాయి కాబట్టి ఇకపై T0 గురించి ఆలోచించాల్సిన అవసరం లేదు చెక్పాయింట్ ఎంట్రీ ఉన్నందున ఇదంతా పూర్తయింది కాబట్టి T0 అంటే ఏమీ చేయనవసరం లేదు కాబట్టి T0 కోసం రీడూయింగ్ చేయవలసిన అవసరం లేదు కానీ ఇతర సమస్యలు ఉండవచ్చు అంటే ఏదో చెక్పాయింట్ ఎంట్రీ ఉండవచ్చు ఆపై కొంత సమయం తర్వాత ఒక ట్రాన్సాక్షన్ కమిట్commit Ti ఉంటుంది కాబట్టి ఇప్పుడు చెక్పాయింట్ వరకు ఉన్న ప్రతి వ్రాత సరిగా ఉందని హామీ ఇవ్వబడుతుంది కానీ చెక్పాయింట్ తర్వాత మరియు ట్రాన్సాక్షన్ కమిట్ Ti ముందు వ్రాత ఎంట్రీలు ఉండవచ్చు కాబట్టి Ti యొక్క అన్ని ఎంట్రీలు అన్ని Ti వ్రాతలు సరిగ్గా జరుగుతాయని హామీ లేదు కాబట్టి Ti తప్పక పునరావృతం చేయాలి దీనిని నివారించలేము కాబట్టి Ti తప్పనిసరిగా పునరావృతం చేయాలి ఆపై ఏదైనా మరొక ట్రాన్సాక్షన్ ప్రారంభం Tj ఉందని అనుకుందాం మరియు వాస్తవానికి Tj ప్రారంభం చెక్ పాయింట్ తర్వాత ఉండవచ్చు లేదా Tj ప్రారంభం చెక్ పాయింట్ ముందు ఉండవచ్చు మరియు Tj యొక్క కమిట్ ఎంట్రీ లేదు అప్పుడు Tj తప్పక రద్దు చెయ్యాలి ఎందుకంటే చెక్ పాయింట్ అంతా సరిగ్గా వ్రాయబడిందని మాత్రమే హామీ ఇస్తుంది కానీ చెక్ పాయింట్ ముందు Tj యొక్క కొన్ని వ్రాత ఆపరేషన్లు ఉండవచ్చు అప్పుడు Tj ఇక్కడ నిలిపివేయవచ్చు కాబట్టి ఈ విషయానికి బదులుగా ఇది ఇక్కడ నిలిపివేయబడవచ్చు లేదా అబార్ట్ అని కూడా వ్రాయకపోవచ్చు కాబట్టి Tj తప్పనిసరిగా రద్దు చేయబడాలి ఎందుకంటే చెక్ పాయింట్ వ్రాతలు డేటాబేస్ కు చేరుకున్నట్టు మాత్రమే హామీ ఇస్తుంది కాబట్టి అది తప్పక రద్దు చేయబడాలి కనుక ఇది విషయం కాబట్టి సంగ్రహంగా చెప్పాలంటే చెక్పాయింట్ ఎంట్రీలు చేయడానికి ముందు ఏదైనా ట్రాన్సాక్షన్ కమిట్ చేయబడితే దాని గురించి ఆలోచించవలసిన అవసరం లేదు ఎందుకంటే అన్నీ వ్రాతలు సరియైనవి చెక్పాయింట్ తర్వాత కమిట్ చేసిన దేనినైనా మళ్లీ చేయాల్సిన అవసరం ఉంది మరియు ట్రాన్సాక్షన్ ప్రారంభించి అది చెక్ పాయింట్ ముందు ఉన్నప్పటికీ కమిట్ చేయని ఎంట్రీ రద్దు చేయబడుతుంది ఇప్పుడు దీనిని మరింత సమర్థవంతంగా చేయడానికి ఆ సమయంలో యాక్టివ్గా ఉండే ట్రాన్సాక్షన్స్ జాబితా ద్వారా ఈ చెక్పాయింట్ని పెంచవచ్చు కాబట్టి కేవలం చెక్పాయింట్ రాయడానికి బదులుగా ఎంట్రీల జాబితా చెక్పాయింట్ TL కూడా ఉందని చెప్పవచ్చు కాబట్టి TL అనేది ఎంట్రీల జాబితా T L T 0 T 2 T 5 కనుక T0 యాక్టివ్ T2 యాక్టివ్ T5 యాక్టివ్ అని చెప్పవచ్చు ఇది ఎంట్రీల జాబితా కాబట్టి ఈ జాబితా చెక్పాయింట్ ఎంట్రీలో భాగంగా వ్రాయబడింది ఆ తర్వాత మరికొన్ని లాగ్ ఎంట్రీలు మొదలైనవి ఉన్నాయి మరియు ఇక్కడ క్రాష్ జరిగిందని అనుకుందాం క్రాష్ జరిగిన తర్వాత చెక్పాయింట్ వరకు లాగ్ వెనుకకు చదవబడుతుంది ఈ స్కాన్లో కమిట్ Ti కనుగొనబడితే అప్పుడు రీడు జాబితా ఉంది ఇక్కడ Ti రీడు జాబితాకు జోడించబడుతుంది ఈ స్కాన్లో ట్రాన్సాక్షన్ ప్రారంభం Tj కనుగొనబడితే అప్పుడు అన్డు జాబితా ఉంది ఇక్కడ Tj జోడించబడింది మరియు ఏదైనా ట్రాన్సాక్షన్ Tk చెక్ పాయింట్ ముందు ప్రారంభమయ్యింది అనుకుందాం ఇప్పుడు లాగ్ స్కానింగ్ చెక్పాయింట్ వరకు మాత్రమే వెళుతుందని గమనించండి అయితే Tk చెక్పాయింట్కు ముందు ప్రారంభించి కమిట్ చేయకపోవడం వలన Tk TLలో ఎక్కడో తప్పక కనిపించాలిL కాబట్టి ఇది తప్పనిసరిగా యాక్టివ్లో ఉండాలి మరియు యాక్టివ్ లిస్ట్ లో ఉండాలి ఇది యాక్టివ్ ట్రాన్సాక్షన్స్ జాబితా కాబట్టి Tk తప్పనిసరిగా అందులో ఎక్కడో కనిపించాలి కాబట్టి ఈ స్కానింగ్ లో Tk కనుగొనబడలేక పోయినాకానీ Tk యాక్టివ్ లిస్ట్ లో ఉంటుంది అప్పుడు Tk కూడా అన్డు జాబితాలో చేర్చబడుతుంది వాస్తవానికి Tk రీడు జాబితాలో లేనట్లయితే అంటే Tk దీనికి కమిట్ Tk ఎంట్రీ లేదు ఒకవేళ కమిట్ Tk ఎంట్రీ ఉంటే అప్పుడు Tk రీడు జాబితాలో చేర్చబడుతుంది అప్పుడు ఏమీ చేయవలసిన అవసరం లేదు కానీ లేకపోతే Tk అన్డు జాబితాలో చేర్చవలసిన అవసరం ఉంది కాబట్టి రీడు లిస్ట్ మరియు అన్డు లిస్ట్ ఈ విధంగా తయారు చేయబడతాయి మరియు తర్వాత అదే విషయాన్ని మనం అనుసరిస్తాము కాబట్టి అన్డుస్ మొదట రివర్స్ ఆర్డర్లో చేయబడతాయి ఆపై రీడోస్ ఫార్వర్డ్ ఆర్డర్లో చేయబడతాయి అన్డు జాబితాలో ట్రాన్సాక్షన్స్ లాగ్ లో కనిపించే విధంగా రివర్స్ ఆర్డర్లో జరుగుతాయి మరియు రీడు జాబితాలో ట్రాన్సాక్షన్స్ లాగ్లో కనిపించే విధంగా ఫార్వార్డ్ ఆర్డర్లో జరుగుతాయి ఇంకా ఒక విషయం ఇది చెక్పాయింట్ వరకు మాత్రమే చదవబడుతుంది కాబట్టి చెక్పాయింట్ తర్వాత కార్యకలాపాలు మాత్రమే రద్దు చేయబడాలి లేదా మళ్లీ చేయబడాలి అంటే చెక్ పాయింట్ కి ముందు ప్రతిదీ అంటే రద్దు చేయబడటం లేదా మళ్లీ చేయబడటం అనేది సరిగ్గా జరిగింది ఇక్కడ చూడటానికి ఒక ఉదాహరణ ఉంది ఒక ట్రాన్సాక్షన్ ప్రారంభం T1 ఉందనుకోండి అప్పుడు వ్రాయండి T1 B 2 3 ఉందనుకుందాం ప్రారంభం T2 మరియు కమిట్ T1 ఉంది అప్పుడు ట్రాన్సాక్షన్ T2 ద్వారా వ్రాయండి T2 C 5 7 ఉంది అప్పుడు చెక్ పాయింట్ చెక్ పాయింట్ T2 ఉంటుంది ఈ సమయంలో T2 మాత్రమే యాక్టివ్ ట్రాన్సాక్షన్ జాబితాలో ఉందని చెక్ పాయింట్ చెక్ పాయింట్ T2 చెబుతుంది కాబట్టి చెక్పాయింటింగ్ అనేది భారీ ఆపరేషన్ చెక్పాయింటింగ్ పూర్తయినప్పుడు చాలా విషయాలను తనిఖీ చేయాలి కాబట్టి ప్రారంభం T3 ఒక వ్రాయడం T3 A 1 9 అప్పుడు ఒక కమిట్ T3 ఉంటుంది అప్పుడు ఒక ప్రారంభం T4 ఉంది మరియు చివరగా అక్కడ వ్రాయడం T4 C 7 2 ఉంది కాబట్టి లాగ్ రికార్డ్ యొక్క పూర్తి జాబితా ఉంది కాబట్టి తెలుసుకోవాల్సిన మొదటి విషయం ఏమిటంటే ఈ సమయంలో క్రాష్ జరిగింది కాబట్టి ఇప్పుడు అన్డు మరియు రీడు లిస్ట్ జాబితా ఏమిటో తెలుసుకోవాలంటే అన్డు లిస్ట్ ఈ క్రింది విధముగా ఉన్నది కాబట్టి అన్డు లిస్ట్ ఏమిటంటే ఇది వెనుకకు స్కాన్ చేయబడినప్పుడు ప్రారంభం T4 గుర్తించబడుతోంది కాబట్టి అది అన్డు జాబితాలో చేర్చబడింది ఆపై అది చెక్పాయింట్కి వెళ్లి అక్కడ యాక్టివ్ ట్రాన్సాక్షన్ T2 ఉన్నట్లు చూస్తుంది కనుక T2 అన్డు జాబితాలో చేర్చబడుతుంది ఎందుకంటే అది రీడు జాబితాలో లేదు వెనుకకు స్కాన్ చేయబడినప్పుడు కట్టుబడి T3 కనుగొనబడుతుంది కాబట్టి T3 రీడు జాబితాలో T3 మాత్రమే ఉంది ఇప్పుడు T1 గమనించండి అస్సలు కనిపించడం లేదని ఎందుకంటే T1 చెక్ పాయింట్ ముందు కమిట్ చేయబడి ఉంది కాబట్టి అప్పుడు ఆపరేషన్ల క్రమం మొదట అన్డు జాబితా మరియు తరువాత రీడు జాబితా అవుతాయి కాబట్టి అన్డు జాబితాలో రెండు విషయాలు ఉన్నాయి అవి ఎలా చేయబడతాయి అని అది ఎప్పుడు ప్రారంభమైందో మొదలైన వాటిపై ఆధారపడి ఉంటుంది కాబట్టి T4 మొదటగా రద్దు చేయబడింది తరువాత T2 రద్దు చేయబడింది మరియు చివరకు T3 రద్దు చేయబడింది కాబట్టి ఈ క్రమంలో ఈ పనులు చేయబడతాయి మరియు ఆపరేషన్ల క్రమం క్రింది విధంగా ఉంటుంది T4 కొరకు C అనేది పాత విలువ 7 కు తిరిగి వ్రాయబడి ఉంటే అది పాత విలువకు తిరిగి వ్రాయబడుతుంది మరియు T4 కొరకు మాత్రమే ఆపరేషన్లు ఉంటాయి T2 కొరకు ఇక్కడ ఏమీ కనిపించదు కాబట్టి అది తిరిగి ఏదో వ్రాసినప్పటికీ ఎలాంటి ఆపరేషన్ల జరగడం లేదు ఎందుకంటే మీరు పాయింట్ని చూస్తారు ఎందుకంటే ఇది చెక్ పాయింట్ వరకు మాత్రమే వెళుతుంది మరియు కనిపించే ఆపరేషన్లను మాత్రమే మళ్లీ చేయడం మరియు రద్దు చేయడం చెక్ పాయింట్ వరకు జరుగుతుంది మరియు T3 కోసం ఈ విషయం పునరావృతం చేయాలి కాబట్టి A కొత్త విలువ 9 గా వ్రాయబడింది కాబట్టి ఈ ఈ విధముగా చెక్ పాయింట్ జరుగుతుంది మనం కవర్ చేయడానికి ఇంకా రెండు చిన్న విషయాలు ఉంటాయి మొదటి విషయం లాగ్ రికార్డుల యొక్క అతి చిన్న సమస్య కాబట్టి లాగ్లు స్థిరమైన స్టోరేజ్కి కూడా వ్రాయబడతాయి మరియు కాబట్టి ప్రతిసారీ ఆ డేటాబేస్ ఒక రైట్ ఆపరేషన్ లేదా రీడ్ ఆపరేషన్ చేసినప్పుడుఒక్కోసారి లాగ్కు వ్రాయబడుతుంది ఇప్పుడు ప్రశ్న ఏమిటంటే లాగ్ ప్రధాన మెమరీలో తాత్కాలిక జాబితాగా నిర్వహించ బడుతుంది మరియు లాగ్ను డేటాబేస్కు వ్రాయాలి లేదా వ్రాయకూడదా లాగ్ నీ కొంత స్థిరమైన నిల్వకు తిరిగి వ్రాయబడాల అని లాగ్ ఎన్నిసార్లు వ్రాయబడుతుంది కనుకఅక్కడ లాగ్ రికార్డ్ బఫరింగ్ అనే భావన ఉంది అంటే లాగ్ రికార్డ్ చేస్తున్న ప్రతిసారీ లాగ్ తిరిగి స్థిరమైన స్టోరేజీకి వ్రాయబడుతుంది వాటిలో కొన్ని రికార్డులు బఫర్ చేయబడ్డాయి మరియు ఇది స్థిరమైన నిల్వకు అవుట్పుట్ అవుతుంది ఇంటర్ డిస్క్ పేజీని ఎందుకు కలిసి యాక్సెస్ చేయాలో అవన్నీ మనం చూసిన కారణం అదే కాబట్టి ఒక డిస్క్ బ్లాక్లోకి సరిపోయే అన్ని లాగ్ రికార్డులు మొదట పూరించబడతాయి మరియు అప్పుడు ఆ డిస్క్ బ్లాక్ డిస్క్కు లేదా స్థిరమైన నిల్వకు తిరిగి వ్రాయబడుతుంది మరియు రికార్డులు లాగ్లో కనిపించే క్రమంలో ఫ్లష్ చేయబడతాయి ఇది లాగ్లో కనిపించే క్రమంలో ఉంటుంది మరియు అప్పుడు ఫోర్స్ రైటింగ్ అనే భావన వాడబడినది ఫోర్స్ రైటింగ్ అంటే ప్రతిదీ వ్రాయబడినది వ్రాయవలసినది డిస్క్కు తిరిగి బలవంతంగా వ్రాయబడుతుంది కాబట్టి ఈ ప్రోగ్రామింగ్ లాంగ్వేజెస్ సి మొదలైనవి మీకు తెలిస్తే దీనిని ఫ్లష్ ఆపరేషన్స్ అంటారు కాబట్టి ఫ్లష్ అంటే అది ఖచ్చితంగా స్థిరమైన స్టోరేజీకి వెళ్లిపోతుంది కనుక దీనిని ఫ్లష్ అంటారు లాగ్ రికార్డ్ యొక్క ఈ ఫోర్స్ రైటింగ్ ఉపయోగించబడుతోంది మరియు కొన్ని కమిట్ ఎంట్రీలు మొదలైనవి ఉంటే అవి కూడా ఫ్లష్ చేయబడుతుంది మరియు అన్ని లాగ్ రికార్డులు కూడా ఫ్లష్ చేయబడుతుంది కాబట్టి డేటాబేస్కు వ్రాయబడిన డేటా బ్లాక్ ఉంటే దానికి ముందు ఉన్న అన్ని లాగ్ రికార్డులు ముందుగానే చేయాలి కాబట్టి ఈ లాగ్ వాస్తవికంగా వ్రాతలు కన్నా ముందుగానే ఫ్లష్ చేయబడాలి కాబట్టి లాగ్ రికార్డులు అసలు విషయానికి ముందు వ్రాయబడ్డాయి అందుకే దీనిని కొన్నిసార్లు రైట్ ఫార్వర్డ్ లాగింగ్ అంటారు అంటే లాగింగ్కు ముందు అసలు రాయడం పూర్తయ్యే ముందు లాగ్ అనేది ముందుకు వ్రాయబడుతుంది కాబట్టి ఇది రైట్ ఫార్వర్డ్ లాగింగ్ లేదా దీనిని కొన్నిసార్లు WAL నియమం అని పిలుస్తారు ఎందుకంటే ఇది రైట్ ఫార్వర్డ్ లాగింగ్ కాబట్టి ఇది లాగ్ గురించి పూర్తి విషయం తర్వాత అక్కడ మరొక రకమైన డేటాబేస్ రికవరీ స్కీమ్ను అనుసరించవచ్చు దీనిని షాడో పేజింగ్ అని పిలుస్తారు మరియు మేము గతసారి దీని గురించి క్లుప్తంగా మాట్లాడినప్పటికీ దీని గురించి కొంచెం ఎక్కువ వివరాలు ఈ విధముగా ఉన్నాయి షాడో పేజింగ్ తప్పనిసరిగా డేటాబేస్ యొక్క రెండు కాపీలు నిర్వహించబడతాయి ఇప్పుడు OS లో రెండు పేజీల పట్టికలు ఉన్నాయని మనం అనుకుందాము కాబట్టి ముఖ్యంగా పేజీ పట్టికల గురించి మర్చిపోతే దాని వివరాలు డేటాబేస్ యొక్క రెండు కాపీలు నిర్వహించబడతాయి మరియు డేటాబేస్ డిస్క్ బ్లాక్స్ లేదా పేజీలుగా విభజించబడింది ఈ పేజీల జాబితా నిర్వహించబడతాయి మరియు రెండు కాపీలు ఉన్నాయి మొదటిది ప్రస్తుత పేజీ పట్టిక పేజీ అంటే డిస్క్ బ్లాక్ మరియు మరొకటి షాడో పేజీ పట్టిక కాబట్టిఅక్కడ నిర్వహించబడే రెండు కాపీలు ఉన్నాయి షాడో పేజీ పట్టిక డిస్క్లో నిర్వహించబడుతుంది మరియు దానికి ఎలాంటి మార్పులు జరగవు కాబట్టి షాడో పేజీ పట్టికలో ఎలాంటి మార్పులు చేయబడలేదు కాబట్టి ఎప్పుడైనా ఏదైనా మార్చాల్సిన అవసరం వచ్చినప్పుడు ప్రస్తుత పేజీ పట్టికలోని సంబంధిత పేజీ మార్చబడుతుంది ఇప్పుడు అన్ని నవీకరణలు మొదలైనవి ప్రస్తుత పేజీ పట్టికకు వెళ్తాయి ఇప్పుడు ట్రాన్సాక్షన్ జరిగినప్పుడు ప్రస్తుత పేజీ పట్టికలో చేయబడుతున్న అన్ని మార్పులు ఆ విషయాలన్నీ డిస్క్కి ఫ్లష్ చేయబడతాయి కాబట్టి ఇవన్నీ డిస్క్కి ఫ్లష్ చేయబడతాయి కాబట్టి డిస్క్నీ ఫ్లషింగ్ ఏమి చేస్తుందంటే డిస్క్కి ఫ్లషింగ్ అంటే ఇవి డిస్క్లో ఉన్న షాడో పేజీ పట్టికలోని సంబంధిత పేజీలకి వ్రాయబడతాయి కాబట్టి అది షాడో పేజీలకు ఫ్లష్ చేయబడుతోంది కమిట్ ఉన్నప్పుడు ట్రాన్సాక్షన్ జరిగినప్పుడు మాత్రమే షాడో పేజీ పట్టిక సవరించబడుతుంది కనుక ఈ కమిట్ ఆపరేషన్ జరిగింది మరియు ఇది అనుసరించబడితే వాస్తవానికి రికవరీ అవసరం లేదని చూపించవచ్చు అంటే ఇది రికవరీ అవసరం లేని సాధారణ పథకం రికవరీ అవసరం లేదని చెప్పడం అంటే ఏమిటి ట్రాన్సాక్షన్ విఫలమైతే ఏమి జరుగుతుందో మీరు చూశారు కాబట్టి అన్ని కాపీలు లేదా ఈ విషయాలన్నీ ప్రస్తుత పేజీ టేబుల్ లో ఉన్నాయి షాడో పేజీ టేబుల్లో కమిటెడ్ ట్రాన్సాక్షన్ ల యొక్క అన్ని ప్రభావాలు మాత్రమే ఉన్నాయి కాబట్టి దాని అర్థం షాడో పేజీ టేబుల్ కోసం ఏమీ మార్చాల్సిన అవసరం లేదు మరియు ప్రస్తుత పేజీ టేబుల్ మాత్రమే మార్చబడుతోంది కాబట్టి దీనిని నో అన్డు నో రెడో స్కీమ్ అని కూడా అంటారు ఎందుకంటే దేనినీ రద్దు చేయాల్సిన అవసరం లేదు ఏదీ మళ్లీ చేయాల్సిన అవసరం లేదు అయితే ఈ అన్ని విషయాల చివరలో షాడో పేజీ టేబుల్ అనేది కొత్త సరైన విషయం కాబట్టి ఇది పనిచేస్తుంది ఇది చాలా ఉపయోగకరంగా ఉంది ఎందుకంటే రికవరీ అవసరం లేదు కానీ అక్కడ దీనితో కొన్ని ఆచరణాత్మక సమస్యలు ఉన్నాయి అన్నింటిలో మొదటిది కాపీ చేయవలసిన చాలా పేజీలు ఉన్నాయి కాబట్టి సామర్థ్యం అంతగా లేదు కమిట్ ఓవర్ హెడ్ కూడా చాలా ఎక్కువగా ఉండవచ్చు ఎందుకంటే ట్రాన్సాక్షన్ జరిగినప్పుడల్లా షాడో పేజీ టేబుల్ కు చాలా విషయాలు అవసరం కావచ్చు మరియు విషయం అనేది సీరియల్ ఇది నిజంగా సీరియల్ ట్రాన్సాక్షన్లకు మాత్రమే జరుగుతుంది కాబట్టి ట్రాన్సాక్షన్ అనేది ఒకదాని తర్వాత ఒకటి రావాలి ఒకవేళ ట్రాన్సాక్షన్లు ఇంటర్లీవ్ చేయబడి ఉంటే అప్పుడు ఈ పథకం పనిచేయకపోవచ్చు కాబట్టి ఇది సీరియల్ ట్రాన్సాక్షన్ల కోసం మాత్రమే పనిచేస్తుంది ప్రయోజనం ఏమిటంటే రికవరీ అవసరం లేదు లాగ్లు లేవు కాబట్టి లాగ్లు వ్రాయడం వంటివి లేవు కాబట్టి లాగ్లు చదవబడవు లాగ్ రాయడానికి ఓవర్ హెడ్ లేదు ఈ విధముగా డేటాబేస్ రికవరీ మేనేజ్మెంట్ సిస్టమ్లపై అంశాన్ని గురించి పూర్తిగా తెలుసుకున్నాము మరియు మేము కొన్ని స్కీమ్లను అధ్యయనం చేసాము ఒకటి లాగ్లను ఉపయోగించడం మరియు చెక్పాయింటింగ్ మొదలైనవి మరియు చివరకు షాడో పేజింగ్ మనము తరువాత షెడ్యూల్ల యొక్క ముఖ్యమైన సమస్యను కవర్ చేస్తాము